కాబట్టి మొదట్లో ఈ కెపాసిటర్ కొంత వోల్టేజ్ v0 కు ఛార్జ్ చేయబడిందని భావించాము ఇది అన్ని సమయాలలో ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు v0 0 కూడా కావచ్చు కానీ సాధారణ వ్యక్తీకరణ పొందడానికి ఈ కెపాసిటర్ ప్రారంభంలో v0 ఉన్నప్పుడు ఛార్జ్ చేయబడిందని మేము అనుకుందాము కాబట్టి దీన్ని ఏమి చేయవచ్చు కాబట్టి కెపాసిటర్ కి ప్రారంభ వోల్టేజ్ v0 ఉంది అని అనుకుందాం కానీ స్టెప్ ప్రతిస్పందనకు ఇది అవసరం లేదు కాబట్టి కెపాసిటర్ యొక్క వోల్టేజ్ తక్షణమే మారదు అంటే అది v v ఈ సర్క్యూట్ లో నా ఉద్దేశ్యం ఏమిటంటే స్విచ్ ప్రారంభంలో మూసివేయబడలేదు అది తెరవబడింది ఈ సందర్భంలో కెపాసిటర్ వోల్టేజ్ v0 వరకు ఛార్జ్ చేయబడిందని అనుకుందాం నేను వ్రాసిన ఈ వోల్టేజ్ v0 అని అనుకుందాం స్విచ్ మూసివేసిన వెంటనే కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి అది వాస్తవానికి v0 అవుతుంది స్విచ్ మూయడానికి ముందు మరియు మూసిన తర్వాత అది తక్షణమే మారదు ఇంతకుముందు కూడా మేము దీనిని చర్చించాము కాబట్టి v0 v0 మూసివేయడానికి ముందు మరియు మూసిన తర్వాత కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి క్షమించండి ఒక క్షణం ఆగండి ఇప్పుడు మనం సర్క్యూట్ ని చూద్దాము దీనికి v0 v0 ఇవ్వబడింది నేను దీనిని v0 అని వ్రాసాను ఎందుకంటే మూయడానికి ముందు మరియు మూసిన తర్వాత కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి ఇది సమీకరణం 44 ఇక్కడ v0 స్విచ్ మారడానికి ముందు కెపాసిటర్ వోల్టేజ్ మరియు v0 మారిన తర్వాత కెపాసిటర్ వోల్టేజ్ ఇప్పుడు ఇక్కడ KVL వర్తింపజేస్తే v VS u R c dvdt 0 ఇది నేను ఇప్పటికే చెప్పాను t 0 ఉన్నప్పుడు ఈ u 1 ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా R c dvdt 0 అవుతుంది అసలైన సర్క్యూట్ ఇలా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ గీస్తున్నాను ఇది vsu ఇది R మరియు ఈ వైపు కెపాసిటర్ మరియు ఈ వోల్టేజ్ v కాబట్టి కరెంట్ దిశను ఇలా తీసుకుంటే ఈ i ను ఇలా తీసుకుంటే మరియు i VS u v R అని వ్రాస్తాను ఇది సవ్యదిశలో ఈ దిశలో ఉంది ఇప్పుడు ఇక్కడ ఏదైనా బిందువు వద్ద తీసుకుంటే ఈ బిందువు A అని చెప్పండి ఇప్పుడు కరెంట్ ఇలా తీసుకుంటే మరియు కరెంట్ iC ఇలా ఉంటుంది ic అయినప్పటికీ కాబట్టి ఈ సమయంలో KCL ను వర్తింపజేస్తే దిశ మారింది కాబట్టి v VS u R c dvdt 0 t 0 ఉన్నప్పుడు స్విచ్ మూసివేయబడింది t 0 ఉన్నప్పుడు u 1 కాబట్టి ఇందులో ఉంచితే ఈ VS u ఇలా వ్రాయబడింది కానీ u 1 మనము దానిని చూద్దాము కాబట్టి నిజానికి దీన్ని సరళీకృతం చేస్తే ఇది dvdt vRC VsRC u t 0 ఉన్నప్పుడు అంటే ఆ సమయంలో u 1 అని చూశాము t 0 ఉన్నప్పుడు u 0 t 0 ఉన్నప్పుడు u 1 కాబట్టి ఆ సమీకరణం లో u అక్కడ లేదు ఎందుకంటే t 0 ఉన్నప్పుడు ప్రతిస్పందనను పొందడానికి మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి కొంచెం అవగాహన అవసరం లక్ష్యం ఏమిటంటే t 0 ఉన్నప్పుడు ప్రతిస్పందనను కనుగొనడం కాబట్టి ఇది సమీకరణం 45 అవుతుంది కాబట్టి u 1 కాబట్టి ఇది dv dt v RC VS RC లేదా dv dt RC లేదా dv dt RC ఇది సమీకరణం 46 ఇప్పుడు రెండు వైపులా సమాకలనం చేయండి కాబట్టి కెపాసిటర్ అంతటా ప్రారంభ వోల్టేజ్ v0 మరియు t సమయం ఉన్నప్పుడు ఇది v కాబట్టి v0vdv 1 RC 0t dt కాబట్టి సమాకలనం చేస్తే ln v0v t RC t 0 కాబట్టి ln v0v t RC t 0 అంటే ఇది సహజ లాగ్ అంటే బేస్ e యొక్క లాగ్ కనుక అది v VS v 0 VS e t 𝝉 ఇక్కడ 𝝉 RC అనేది RC సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకం ఇది సమీకరణం 47 కాబట్టి సరళీకరణ ని గుణించి సరళీకృతం చేస్తే వాస్తవానికి నేను చేస్తున్నది ఇది వ్రాయబడినది అన్ని సమయాలలో v ను ఉంచడం లేదు కానీ ఇప్పుడు ఈ v ని v తో భర్తీ చేశాను ఇది సమయం యొక్క ఫంక్షన్ అని మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది v VS e t 𝝉 ఇది t 0 ఉన్నప్పుడు అందువల్ల మనం v v0 అని వ్రాయగలము ఎందుకంటే కెపాసిటర్ t 0 ఉన్నప్పుడు మొదట్లో వోల్టేజ్ v0 ఉన్నప్పుడు చార్జ్ చేయబడింది అంటే వోల్టేజ్ యొక్క పూర్తి ప్రతిస్పందన ఇలా వ్రాయవచ్చు అంటే t 0 ఉన్నప్పుడు v 0 మరియు v ఈ వ్యక్తీకరణ VS e t 𝝉 ఇది t 0 ఉన్నప్పుడు ఇది పూర్తి ప్రతిస్పందన చాలా ఎక్కువ మనము త్వరలో చూస్తాము కాబట్టి ఈ విధంగా మనం వ్రాయగలము కాబట్టి దీనిని పూర్తి ప్రతిస్పందన అంటారు ఇది సాధారణంగా ∞ నుండి t 0 అంటే ∞ కానీ ఇంతకుముందు 5𝝉 సమయ స్థిరాంకం వరకు చూశాము ప్రాథమికంగా ఆ ప్రతిస్పందన t 5𝝉 ఉన్నప్పుడు స్థిరమైన స్థితికి చేరుకుంటుంది ఎందుకంటే ఇది గరిష్ట విలువలో 1 శాతం కన్నా తక్కువ అవుతుంది కాబట్టి DC వోల్టేజ్ సోర్స్ యొక్క ఆకస్మిక అనువర్తనానికి RC సర్క్యూట్ యొక్క మొత్తం ప్రతిస్పందన సమీకరణం 49 ద్వారా పొందుతాము ఈ RC సర్క్యూట్లో కెపాసిటర్ ప్రారంభంలో ఛార్జ్ చేయబడిందని మనము అనుకున్నాము ఇప్పుడు మొదట్లో ఛార్జ్ చేయబడలేదని ఊహించినట్లయితే అంటే v0 0 కాబట్టి ఒకవేళ ఈ వ్యక్తీకరణ లో v 0 0 అయితే t 0 ఉన్నప్పుడు v 0 మరియు t 0 ఉన్నప్పుడు v VS 1 e t τ అవుతుంది కాబట్టి ఇక్కడ అది t 0 ఉన్నప్పుడు 0 ఉంటుంది మరియు t 0 ఉన్నప్పుడు v VS 1 e t𝝉 ఉంటుంది ఇది సమీకరణం 50 కాబట్టి ప్రత్యామ్నాయంగా ఈ సమీకరణాన్ని వేరే విధంగా రాయవచ్చు t 0 ఉన్నప్పుడు u 0 అప్పుడు v 0 ఉంటుంది t 0 ఉన్నప్పుడు u 1 అప్పుడు v VS 1 e t𝝉 ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ కలిపి మనం వ్రాయవచ్చు v VS 1 e t𝝉 u ఇది సమీకరణం 51 ఇది మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను చాలా సాధారణ విషయం కాదు కాబట్టి కెపాసిటర్ ప్రారంభంలో ఛార్జ్ చేయబడనప్పుడు ఈ సమీకరణం 51 RC సర్క్యూట్ యొక్క పూర్తి ప్రతిస్పందనను ఇస్తుంది కాబట్టి సమీకరణం 50 నుండి కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ ని పొందగలము అది i C dv dt తప్ప మరొకటి కాదు కాబట్టి t 0 ఉన్నప్పుడు ఈ సమీకరణం యొక్క అవకలనం dv dt ను తీసుకోండి కాబట్టి i Cdvdt v యొక్క అవకలనం తీసుకుంటే అలా చేసినప్పుడు ప్రాథమికంగా C 𝝉 VS e t 𝝉 వస్తుంది ఇక్కడ t 0 అని వ్రాయండి మరియు 𝝉 RC కాబట్టి ఇక్కడ 𝝉 CR అని చెప్పండి కాబట్టి 𝝉 CR ఉంచితే C 𝝉 C RC C రద్దు అవుతుంది మరియు అది 1 R అవుతుంది కాబట్టి VsR e t 𝝉 కాబట్టి అప్పుడు i VsR e t 𝝉 u అవుతుంది ఇక్కడ ఇది u మళ్ళీ అదే విషయం t 0 ఉన్నప్పుడు u 0 ఎందుకంటే t 0 ఉన్నప్పుడు సర్క్యూట్ తెరుచుకుంది కాబట్టి i 0 మరియు t 0 ఉన్నప్పుడు u 1 కాబట్టి అది u తో గుణించబడింది ఎందుకంటే t 0 ఉన్నప్పుడు సర్క్యూట్ తెరుచుకుంది కాబట్టి ఇప్పుడు సమీకరణం 48 మళ్లీ ఈ విధంగా రాయవచ్చు ఈ సమీకరణం 48 v VS e t 𝝉 ను v VSS vt అని వ్రాయవచ్చు అంటే స్థిరమైన స్థితి స్పందన ట్రాన్సియంట్ స్పందన కాబట్టి అందువలన పూర్తి స్పందన v స్థిరమైన స్థితి స్పందన ట్రాన్సియంట్ స్పందన VSS vt VSS అంటే స్థిరమైన స్థితి స్పందన మరియు ఇది ట్రాన్సియంట్ స్పందన ఎందుకంటే t ➝ ∞ అయితే సర్క్యూట్ స్థిరమైన స్థితికి చేరుకుంటుంది సర్క్యూట్ కు వస్తే ఎందుకంటే ఇది సంఖ్యా పరిష్కారానికి మనం మళ్లీ మళ్లీ ఉపయోగించాలి మరియు ఈ సర్క్యూట్కు రావాలి కాబట్టి ఈ స్విచ్ DC ఉన్నప్పుడు ఎక్కువసేపు మూసివేయబడినప్పుడు ఈ స్విచ్ ఎక్కువ సేపు మూసివేయబడినందున కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇది అవసరం లేదు అలా చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ సమయంలో t 0 ఉన్నప్పుడు u 1 మరియు దీని అర్థం ఇది Vs ఈ u అవసరం లేదు మరియు కెపాసిటర్ తెరిచి ఉంది అప్పుడు ఈ కెపాసిటర్ అంతటా వోల్టేజ్ ఎంత కెపాసిటర్ తెరిచి ఉంది కాబట్టి ప్రాథమికంగా v స్థిరమైన స్థితి వోల్టేజ్ v∞ కొన్నిసార్లు మేము Vss స్థిరమైన స్థితి వాస్తవానికి Vs ఈ సోర్స్ వోల్టేజ్ అని పిలుస్తాము కాబట్టి అంతర్ దృష్టి నుండి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ సేపు స్విచ్ మూసివేయబడినప్పుడు DC కి కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి నేను దీన్ని ఇలా చేస్తున్నాను మరియు v Vs మరియు ఆ సమయంలో సర్క్యూట్ ఇలా ఉంటుంది కాబట్టి u 1 కాబట్టి మళ్ళీ మేము దీనికి తిరిగి వస్తాము కాబట్టి ఈ పూర్తి స్పందన ఇక్కడ ఉంది t ➝ ∞ అయితే ఇక్కడ కూడా ఈ వ్యక్తీకరణలో t ➝ ∞ అయితే రెండవ పదం అదృశ్యమవుతుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇలా కదులుతుంటే ఒక క్షణం ఆగండి t ➝ ∞ అయితే ఈ పదం అదృశ్యమవుతుంది అంటే ఆ సమయంలో v V∞ గా ఉంటుంది అది స్థిరమైన స్థితి విలువ Vss అంటే ఈ విలువ Vs అవుతుంది కాబట్టి అది స్థిరమైన స్థితి విలువ Vs మరియు ఈ భాగం ట్రాన్సియంట్ భాగం మరియు ఈ భాగం స్థిరమైన స్థితి భాగం నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి vSS VS మరియు ఇది ట్రాన్సియంట్ భాగం ఇది సమీకరణం 55 ఇది సమీకరణం 56 కాబట్టి ట్రాన్సియంట్ ప్రతిస్పందన తాత్కాలికం మరియు t ➝ ∞ గా ఉన్నందున ఇది 0 కి క్షీణిస్తున్న పూర్తి ప్రతిస్పందన యొక్క భాగం ఎందుకంటే t ➝ ∞ ఈ భాగం అదృశ్యమవుతుంది తద్వారా ట్రాన్సియంట్ ప్రతిస్పందన అదృశ్యమవుతుంది మిగిలిపోయిన భాగం మాత్రమే స్థిరమైన స్థితిలో ఉంటుంది కాబట్టి t ➝ ∞ గా ఉన్నందున ఇది 0 కి క్షీణిస్తున్న పూర్తి ప్రతిస్పందన యొక్క భాగం స్థిరమైన స్థితి ప్రతిస్పందన అనేది అస్థిరమైన ట్రాన్సియంట్ స్పందన ముగిసిన తర్వాత మిగిలి ఉన్న పూర్తి ప్రతిస్పందన యొక్క భాగం నా ఉద్దేశ్యం ట్రాన్సియంట్ ప్రతిస్పందన ముగిసింది అందువల్ల స్థిరమైన స్థితి ప్రతిస్పందన అనేది ఒక ఉత్తేజితాన్ని వర్తింపజేసిన తర్వాత సర్క్యూట్ యొక్క ప్రవర్తన అంటే వోల్టేజ్ మూలం అది స్విచ్ ఆన్ చేయబడింది అనుకుందాం మరియు చాలా కాలం తరువాత స్థిరమైన స్థితి సాధించబడుతుంది కాబట్టి సమీకరణం 48 నుండి పూర్తి ప్రతిస్పందన ఇలా ఉంటుంది ఈ ప్రతిస్పందనకు వస్తే దీనిని చూడండి ఇది ∞ ఉన్నప్పుడు పొందుతున్న విషయం మరియు ఇది ప్రారంభ విలువ మరియు ఇది మళ్ళీ Vs వాస్తవానికి t ➝ ∞ అయితే V∞ Vs అవుతుంది అది స్థిరమైన స్థితి విలువ మరియు ప్రారంభ విలువ v v0 అంటే ఈ సమీకరణం v ఈ స్థిరమైన స్థితి విలువ Vs అంటే V∞ v0 V∞ e t 𝜏 అని వ్రాయవచ్చు అంటే v V∞ v0 V∞ e t 𝜏 అవుతుంది అంటే ప్రారంభ విలువ తెలిస్తే తుది విలువ స్థిరమైన స్థితి విలువ తెలిస్తే మరియు సమయ స్థిరాంకం తెలిస్తే సులభంగా v ను లెక్కించవచ్చు ఈ సమస్యలను పరిష్కరించడానికి దీనిని మనసులో ఉంచుకోవాలి మరియు పరీక్షల కొరకు కూడా దానిని గుర్తుంచుకోవాలి కాబట్టి దీని అర్థం మనం v v∞ అని వ్రాయగలము ఇది తుది విలువ ప్రారంభ విలువ v0 తుది విలువ v∞ e t𝜏 ఇది సమీకరణం 57 కాబట్టి v0 అనేది స్విచ్ అయిన తర్వాత t 0 ఉన్నప్పుడు ప్రారంభ వోల్టేజ్ మరియు కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి v v0 మరియు v∞ తుది లేదా స్థిరమైన స్థితి విలువ కాబట్టి ఈ సమీకరణం v ను V∞ v V∞ e t 𝜏 అని వ్రాయవచ్చు అందువల్ల స్విచ్ t t0 సమయంలో స్థానాన్ని మార్చుకుంటే అది t 0 ఉన్నప్పుడు మేము పరిశీలిస్తున్నాము ఇప్పుడు స్విచ్ t t0 సమయంలో స్థానం మారితే t0 0 కి సమానం అని అనుకుందాం ఉదాహరణకు t 0 కు బదులుగా ఆ సమీకరణం 57 యొక్క ప్రతిస్పందనలో సమయం ఆలస్యం ఉంది కాబట్టి ఒక సమయం ఉంటుంది ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఈ విషయానికి వెళ్ళే ముందు ఈ సందర్భంలో ఇది v∞ గానే ఉంటుంది ఇప్పుడు ఇది t 0 ఉన్నప్పుడు ఇది ఉంది ఇప్పుడు దీన్ని t t0 ఉన్నప్పుడు ఆన్ చేయండి కాబట్టి ప్రారంభ విలువలు v v∞ అలాగే ఉంటుంది తరువాత e T కాబట్టి ఇది వాస్తవానికి t 0 ఉన్నప్పుడు ఉంటే స్విచ్ కేవలం t 0 0 ఉన్నప్పుడు మూసివేయబడింది కాబట్టి ఇప్పుడు మనం దానిని t t0 గా చేస్తే అది v0 కి బదులుగా v అవుతుంది కానీ స్థిరమైన స్థితిలో v విలువ అదే ఉంటుంది v ∞ v v∞ e t కి బదులుగా t t0 𝜏 అవుతుంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ వ్యక్తీకరణ v v ∞ v v∞ e 𝜏 ఇది సమీకరణం సంఖ్య 58 ఇక్కడ t t 0 ఉన్నప్పుడు ప్రారంభ వోల్టేజ్ v ఉంటుంది ఒకవేళ t0 0 అయితే అప్పుడు అది v ఉంటుంది ఇక్కడ t0 0 అయితే ఇది e t 𝜏 ఉంది కాబట్టి ఇది RC సర్క్యూట్ మొదట్లో సోర్స్ లేని వాటిని అధ్యయనం చేశాం ఇప్పుడు సోర్స్ కలిగి ఉన్న సర్క్యూట్ ని అధ్యయనం చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఈ ఉదాహరణను చూడండి కాబట్టి ఈ చిత్రం 41 లో స్విచ్ చాలా కాలం పాటు A స్థానంలో ఉంది అంటే ఈ సర్క్యూట్ ని గమనించినట్లైతే స్విచ్ ఈ A స్థానంలో చాలా కాలం పాటు ఉంది ఇప్పుడు t 0 వద్ద స్విచ్ దాని స్థానాన్ని B స్థానం కి మారుతుంది ఇప్పుడు t 0 వద్ద స్విచ్ దాని స్థానాన్ని A నుండి B కి మారుస్తుంది t 0 ఉన్నప్పుడు మరియు t 0 5 సెకన్లు మరియు t 3 సెకన్ల వద్ద v ను కనుగొనండి ఇప్పుడు ఈ స్విచ్ చాలా కాలం పాటు A స్థానంలో ఉంది అంటే ఆ సందర్భంలో సర్క్యూట్ స్థిరమైన స్థితిలో ఉంది ఎందుకంటే స్విచ్ ఈ స్థితిలో చాలా సమయం నుండి ఉంది అంటే ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ చేయబడింది మరియు వాస్తవానికి ఈ వోల్టేజ్ v ని కనుగొనాలి ఇది కెపాసిటర్ వద్ద వోల్టేజ్ v మరియు కెపాసిటర్ విలువ 10 3 ఫారెడ్ కాబట్టి ఆ సమయంలో ఇది తెరిచి ఉంది కానీ కెపాసిటర్ వద్ద వోల్టేజ్ యొక్క ప్రారంభ విలువలను మనం కనుగొనవలసి ఉంది ఎందుకంటే స్విచ్ ఇప్పుడు స్థానం మారింది ఆ తరువాత t 0 వద్ద స్విచ్ A నుండి B కి మారుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది మొదట ఇది ఓపెన్ సర్క్యూట్ అంటే ఈ వోల్టేజ్ v ఇది v మరియు ఇది v0 అని చెప్పండి కాబట్టి ఆ సందర్భంలో ఇది తెరిచి ఉంటుంది మొదట ఇక్కడ కరెంట్ ఏమిటో తెలుసుకోండి దీని ద్వారా కరెంట్ i 48 6000 10000 ఇది ఆంపియర్లో ఉంది ఆపై కెపాసిటర్ వద్ద వోల్టేజ్ ఏమిటి ఎందుకంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి v ఈ కరెంట్ 4816000 కెపాసిటర్ వద్ద వోల్టేజ్ను కనుగొనటానికి ఇది ఈ పాయింట్ కాబట్టి 10000 ఇది v ఎందుకంటే స్విచ్ ఈ స్థానంలో ఉంది కాబట్టి కెపాసిటర్ ఎక్కువ కాలం ఓపెన్ సర్క్యూట్ గా ఉంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి 10000 6000 10000 48 అది 30 వోల్ట్ అవుతుంది అని చెప్పాను అంటే స్విచ్ మారడానికి ముందు కెపాసిటర్ వద్ద ప్రారంభ వోల్టేజ్ v 30 వోల్ట్ ఇప్పుడు స్విచ్ మూసివేయబడింది అందువల్ల కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదనే వాస్తవం మనకు తెలుసు కాబట్టి స్విచ్ మూసివేయబడినప్పుడు v v v0 30 వోల్ట్ కాబట్టి ఇప్పుడు స్విచ్ ఈ స్థానం నుండి ఆ స్థానానికి మారింది కాబట్టి ఇప్పుడు స్విచ్ ఇక్కడకు తరలించబడింది ఈ భాగం లేదు స్విచ్ ఈ స్థానం నుండి కదిలింది కాబట్టి ఈ భాగం లేదు కాబట్టి కెపాసిటర్ 10 3 ఫారెడ్ మరియు ఇది 8000Ω కాబట్టి మొదట మనం సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకాన్ని కనుగొనాలి ఇది 10 3 8000 అవుతుంది ఇది CR కాబట్టి ఇది 8 సెకన్లు అవుతుంది ఇది 𝜏 అవుతుంది ఎందుకంటే స్విచ్ దీని నుండి దానికి మారింది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ సందర్భంలో 𝜏 8 సెకన్లు ఇప్పుడు కెపాసిటర్ DC కి ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది కాబట్టి స్థిరమైన స్థితిలో V∞ 60 వోల్ట్ ఇప్పుడు ఈ సర్క్యూట్కు రండి ఇప్పుడు స్విచ్ స్థానం ఇలా ఉన్నప్పుడు ఈ భాగం లేదు కాబట్టి స్విచ్ B స్థానంలో ఎక్కువ కాలం మూసి ఉన్నప్పుడు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది ఆ సమయంలో దీని విలువ ఏమిటి అది v∞ ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి తుది విలువ V∞ 60 వోల్ట్ అవుతుంది ఎందుకంటే ఈ 60 వోల్ట్ దీని అంతటా వర్తించబడుతుంది మరియు స్విచ్ ఈ స్థానంలో చాలాకాలం మూసివేయబడింది అంటే ఇది తెరిచి ఉంది కాబట్టి V∞ 60 వోల్ట్ మరియు ప్రారంభ వోల్టేజ్ v 30 వోల్ట్ మనకు లభించింది మరియు 𝜏 8 సెకన్లు వచ్చింది కాబట్టి ఆ సూత్రాన్ని వర్తింపజేద్దాం కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇక్కడ v∞ 60 వోల్ట్ ఉంది మేము దీనిని వివరించాము ఇప్పుడు v v∞ v v∞ e t 𝜏 ఈ సూత్రం మనకు తెలుసు v∞ 60 వోల్ట్ v 30 వోల్ట్ అని లెక్కించాము కాబట్టి v 60 30 60 e t 8 60 30 e t 8 వోల్ట్ అవుతుంది 5 సెకన్లు ఉన్నప్పుడు vt0 5 60 30 e 0 5 8 31 817 వోల్ట్ అవుతుంది మరొకటి t 3 సెకన్లు ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ vt3 60 30 e 38 39 38 వోల్ట్ అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను తెలుసుకోండి మేము చాలా రకాల సమస్యలను పరిష్కరించాము ఏదైనా మంచి పుస్తకాన్ని తెరిచి కొన్ని సమస్యలను తీసుకొని మీరే ప్రయత్నించండి ఎందుకంటే వివిధ రకాలైన సమస్యలు ఉన్నప్పటికీ అన్ని రకాల సమస్యలను కవర్ చేయడానికి ప్రయత్నించాము ఏ పుస్తకం తెరిచినా ఇక్కడ పరిష్కరించిన సమస్యల మాదిరిగానే కనిపిస్తాయి కాబట్టి తదుపరిది చిత్రం 42 లో ఇది చిత్రం 42 వాస్తవానికి ఇక్కడ అవగాహన అవసరం గుడ్డిగా మనం దీన్ని చేయలేము ఈ స్విచ్చింగ్ సర్క్యూట్ కోసం మనము తత్వ శాస్త్రం లేదా భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి చిత్రం 42 లో స్విచ్ S1 చాలా కాలంగా మూసివేయబడింది ఇది స్విచ్ వాస్తవానికి ఈ స్విచ్ S1 చాలా కాలం పాటు మూసివేయబడింది ఆపై t0 వద్ద స్విచ్ S2 మూసివేయబడుతుంది మరొక స్విచ్ S2 ఇక్కడ ఉంది t0 వద్ద స్విచ్ S2 మూసివేయబడింది మనము vC0 iC0 ను కనుగొనాలి vC0 అంటే కెపాసిటర్ వద్ద వోల్టేజ్ కాబట్టి vC0 అంటే vC తప్ప మరేమీ కాదు ఎందుకంటే స్విచ్ మారే సమయంలో కెపాసిటర్ అంతటా వోల్టేజ్ తక్షణమే మారదు మరియు vC∞ ను కనుగొనవలసి ఉంది అంటే దీని అర్థం దీని యొక్క తుది విలువ ఏమిటి మరియు iC∞ ఈ iC∞ విలువ ఎంత స్థిరమైన స్థితి విలువ కెపాసిటర్ అంతటా వోల్టేజ్ vC కొరకు వ్యక్తీకరణను కూడా పొందండి వీటన్నింటినీ మనం చేయాలి ఇది 20Ω మరియు ఈ స్విచ్ చాలాకాలం పాటు మూసివేయబడింది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ స్విచ్ S1 చాలా కాలం పాటు మూసివేయబడింది ఇప్పుడు ఇది చూడండి స్విచ్ చాలా కాలం పాటు మూసివేయబడింది అందువల్ల S2 మూసివేయబడటానికి ముందు కెపాసిటర్ పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది అంటే కెపాసిటర్ పూర్తిగా ఛార్జ్ చేయబడి ఇది తెరిచి ఉంటే అంటే నన్ను ఆ విషయం స్పష్టం చేయనివ్వండి అంటే ఇది తెరిచి ఉంది మరియు ఈ స్విచ్ చాలా కాలం మూసివేయబడింది అంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తోంది అంటే ఇది vC కాబట్టి ఇది తెరిచినందున ఇది కూడా తెరిచి ఉంటుంది కాబట్టి దీని ద్వారా కరెంట్ ప్రవహించడం లేదు కాబట్టి ప్రాథమికంగా vC 10 వోల్ట్ అవుతుంది ఎందుకంటే ఇది కెపాసిటర్ అంతటా వోల్టేజ్ కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇది vC 0 vC 10 వోల్ట్ ఇప్పుడు ఈ చిత్రంలో స్విచ్ S2 మూసివేయబడింది S1 మూసివేయబడింది ఇప్పుడు t 0 వద్ద స్విచ్ S2 మూసివేయబడింది ఇప్పుడు ఈ స్విచ్ కూడా మూసివేయబడింది కాబట్టి t 0 సమయంలో KVL మరియు KCL ను వర్తింపజేయండి కాబట్టి స్విచ్ మూసివేయబడినప్పుడు ఆ సమయంలో KCL మరియు KVL ను వర్తింపజేయండి కాబట్టి ఇక్కడ ఈ వలయం లో KVL ను వర్తింపజేస్తే అది ఎలా ఉంటుంది అది 20i10vC0 10 0 అవుతుంది ఈ విషయం నన్ను చెప్పనివ్వండి కాబట్టి ఇక్కడ మనం 20 i10 vC0 10 0 అని వ్రాస్తున్నాము అంటే 20 i10 vC0 10 నా ఉద్దేశ్యం స్విచ్ మూసివేయబడిన వెంటనే కొంచెం అవగాహన అవసరం KVL ను ఇక్కడ వర్తించండి కాబట్టి ఇది 20 i10 అంటే స్విచ్ మారిన తర్వాత ఆ సమయంలో ఈ కెపాసిటర్ అంతటా వోల్టేజ్ vC0 10 0 కాబట్టి v0 తెలుసు కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి ఈ సందర్భంలో vC0 10 వోల్ట్ కాబట్టి i10 0 ఆంపియర్ ఇక్కడ vC0 vC 10 వోల్ట్ ఎందుకంటే మళ్లీ మళ్లీ చెబుతున్నాను స్విచ్ మారే సమయంలో కెపాసిటర్ లో వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి ఆ సందర్భంలో i10 0 ఆంపియర్ ఇప్పుడు i20 చూద్దాము ఇది i20 మరియు ఆ సమయంలో కెపాసిటర్ అంతటా వోల్టేజ్ vC0 ఇది 20Ω కి సమాంతరంగా అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి i20 vC0 20 కాబట్టి iC0 vC0 20 vC0 10 వోల్ట్ కాబట్టి 1020 0 5 ఆంపియర్ అలాగే ఈ సమయంలో KCL ను వర్తింపజేస్తే ఈ నోడ్ వద్ద వర్తింపజేయండి అప్పుడు i10 iC0 i20 లభిస్తుంది అంటే నేను ఇక్కడ రాస్తున్నాను i10 iC0 i20 ఈ బిందువు వద్ద KCL ను వర్తింపజేయండి కాబట్టి నేను దీనికి వెళ్తాను కాబట్టి ఇక్కడ i10 iC0 i20 అవుతుంది i10 0 కాబట్టి iC0 i20 0 అవుతుంది 5 ఆంపియర్ కాబట్టి iC0 0 5 ఆంపియర్ వస్తుంది మరియు 𝜏 C RThevenin C విలువ 510 6 గా ఇవ్వబడింది మరియు కెపాసిటర్ టెర్మినల్ వద్ద RThevenin ని కనుగొనాలి కాబట్టి RThevenin ను కనుగొన్నప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేయబడుతుంది మనము దీనిని చూశాము ఈ 20Ω మరియు ఈ 20Ω రెండూ సమాంతరంగా ఉంటాయి ఎందుకంటే ఇది పాయింట్ A మరియు ఇది పాయింట్ B మేము RThevenin ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇది 20 2020 20 అవుతుంది మనం కనుగొనవలసిన RThevenin ఇదే కాబట్టి RThevenin 10 ఈ RThevenin ను కనుగొనవలసిన విధానము మనము ఇంతకు ముందు చూశాము కాబట్టి ఈ RThevenin వచ్చింది నేరుగా ఇది 20202020 అని వ్రాస్తున్నాము కాబట్టి ప్రాథమికంగా ఇది 10 Ω కాబట్టి 𝜏 5 ని 10 6 తో గుణిస్తాను కాబట్టి ఇది 510 5 సెకన్లు ఉంటుంది మరియు t → ∞ వద్ద కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి ఈ విషయం కోసం స్విచ్ మూసివేయబడింది మరియు ఎక్కువసేపు మూసివేయబడి ఉంది కాబట్టి కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి iC∞ 0 ఎందుకంటే స్విచ్ ఎక్కువసేపు మూసివేయబడినప్పుడు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి iC∞ 0 మరియు vC∞ 102040 5 వోల్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడకు వస్తే vC∞ అంటే ఏమిటి కాబట్టి దానిని పరిశీలిస్తే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి దీని ద్వారా ప్రవహించే కరెంట్ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి దీని ద్వారా ప్రవహించే కరెంట్ ఏమిటి ఈ i 102020 20 20 40 కాబట్టి 14 ఆంపియర్ వస్తుంది ఇక్కడ ప్రవహించే కరెంట్ ఇది మరియు ఇది 14 ఆంపియర్ ఉంది కాబట్టి ఆ సమయంలో ఏమీ లేదు అది స్థిరమైన స్థితి అది t → ∞ వద్ద ఉంది అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే కెపాసిటర్ వద్ద వోల్టేజ్ అంటే vC∞ ఈ వోల్టేజ్ vC∞ 20 14 ఆంపియర్ 5 వోల్ట్ ఎందుకంటే కెపాసిటర్ ఆ సమయంలో ఓపెన్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ ఇలా ప్రవహిస్తుంది మరియు ఈ కెపాసిటర్ అనుసంధానించబడి ఉంది ఈ 20 Ω నిరోధకత కెపాసిటర్ కి సమాంతరంగా అనుసంధానించబడి ఉంది కాబట్టి vC∞ 20 14 ను సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి 5 వోల్ట్ కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి అంటే vC vC∞ అన్నీ మనకు తెలుసు ఈ vC∞ 5 వోల్ట్ అని నేను నేరుగా ఇక్కడ వ్రాశాను మీరు దీన్ని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను అందువల్ల vC అదే సూత్రం vC∞ vC vC∞ e t𝜏 సాధారణీకరించిన సూత్రం vC∞ 5 వోల్ట్ మరియు vC 10 వోల్ట్ మరియు t 0 ఉన్నప్పుడు సమయ స్థిరాంకం 𝜏 510 3 అంటే t 0 ఉన్నప్పుడు vC 5 5 e 20000t వస్తుంది ఇది అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను దీనికి కొంచెం అవగాహన అవసరం ధన్యవాదాలు